ఎక్స్ టెండెడ్ రిలేషనల్ ఆల్జీబ్రా కి వెళ్దాం కాబట్టి ఇది ఎక్స్ టెండెడ్ కాబట్టి ఇది పవర్ ని పెంచుతుంది కనుక ఇది బేసిక్ రిలేషనల్ ఆల్జీబ్రా పవర్ పెంచుతుంది కాబట్టి ఇక్కడ మూడు ఆపరేటర్లు ఉన్నాయి మొదటది జనరలైజ్డ్ ప్రొజెక్షన్ అని పిలుస్తారు రెండవది అగ్రిగేషన్ మరియు మూడవదానిని ఔటర్ జాయిన్ అంటారు కాబట్టి కనీసం నేమ్ ల నుండి దీనిని జనరలైజ్డ్ ప్రొజెక్షన్ అని ఊహించవచ్చు అంటే దీనికి ప్రొజెక్షన్తో ఏదైనా సంబంధం కలిగి ఉంది మరియు దాన్ని మరింత జనరలైజ్డ్ చేయడానికి ప్రయత్నిస్తుంది ఇది దాని పవర్ ని ఎక్స్టెండ్ చేయడానికి ప్రయత్నిస్తుంది అదేవిధంగా ఔటర్ జాయిన్ అనేది ఒక విధమైన జాయిన్ కానీ ఇంకేదైనా మరియు మనం ఖచ్చితంగా చూస్తాము ఆ విషయాలన్నీ వాస్తవానికి అగ్రిగేషన్ క్రొత్తది కాబట్టి వీటిలో ప్రతిదానిని కొంచెం వివరంగా తెలియజేస్తాను కాబట్టి మొదటిది జనరలైజ్డ్ ప్రొజెక్షన్ కాబట్టి అది ఏమిటంటే అది ప్రొజెక్షన్ ఆపరేటర్ నార్మల్ ప్రొజెక్షన్ ఆపరేటర్ను పరిగణిస్తుంది నార్మల్ ప్రొజెక్షన్ ఆపరేటర్ కొన్ని అట్ట్రిబ్యూట్ లను పేరు పెట్టడానికి మాత్రమే అనుమతిస్తుంది మరియు ఆ అట్ట్రిబ్యూట్ లను సెలెక్ట్ చేసుకుంటుంది ఇది ఆ నిలువు వరుసలను మాత్రమే ప్రొజెక్ట్ చేస్తుంది జనరలైజ్డ్ ప్రొజెక్షన్ ఆపరేటర్ ఏమిటంటే అది ఆ ప్రొజెక్షన్స్ ఫై అరిథిమాటిక్ ఆపరేషన్స్ ను అనుమతిస్తుంది కాబట్టి ప్రొజెక్టెడ్ కాలమ్స్ పై అరిథిమాటిక్ ఆపరేషన్స్ చేసాము మరియు దీని అర్థం ఏమిటి కాబట్టి ఇది తప్పనిసరిగా ఇది ఇలా నిర్వచించబడిందని చెబుతుంది ఇది ఒక ఫంక్షన్ కాబట్టి ఎక్స్ప్రెషన్ పై కొన్ని k ఫంక్షన్లను నిర్వచించవచ్చు కాబట్టి ఇవి కేవలం నేమ్స్ కు బదులుగా ఇవి ఫంక్షన్లు కాబట్టి ఇవి జనరలైజ్డ్ అరిథిమాటిక్ ఆపరేషన్స్ లేదా జనరలైజ్డ్ అరిథిమాటిక్ ఫంక్షన్లు కాబట్టి ఉదాహరణకు మనం ఈ ఉదాహరణ తీసుకుంటే r ఉందని పరిగణించండి అది A B C గా నిర్వచించబడింది ఇప్పుడు నేను ఏమి చేస్తున్నానంటే నేను ఇలాంటిదే చేస్తున్నాను కాబట్టి అన్నింటిలో మొదటిది దీని యొక్క స్కీమా మరియు C ఎందుకంటే ఈ స్కీమా ఇవి కాపీ చేయబడతాయి ముఖ్యంగా ఇది మొదటి విషయం మరియు ఇది రెండవ అట్ట్రిబ్యూట్ మరియు B A కాబట్టి ఇది ఇక్కడ నుండి జరుగుతుంది అది 0 5 అప్పుడు ఇది 2 1 ఇది 1 5 అవుతుంది అప్పుడు ఇది మళ్ళీ 1 5 అవుతుంది ఇది ఇక్కడకు వెళుతుంది కాబట్టి కొత్త అవుట్పుట్ ఏమీ లేదు మరియు ఈ అవుట్పుట్ 2 8 కాబట్టి ఇవి సమాధానాలు అప్పుడు ఇప్పుడు మీరు దీనిని కొంచెం మార్చవచ్చు ఈ విషయానికి బదులుగా చెప్పవచ్చు అప్పుడు ఇది C అవుతుంది కాబట్టి దీని నుండి ఇది 1 5 ప్రొడ్యూస్ అవుతుంది రెండవది 3 5 ప్రొడ్యూస్ అవుతుంది మూడవది 4 5 ప్రొడ్యూస్ అవుతుంది మరియు నాల్గవది 6 8 ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఏ ఆపరేషన్ అయినా చేయవచ్చని మీరు చూడవచ్చు ఇప్పుడు కు బదులుగా ఇతర ఆపరేషన్లను చేయవచ్చు కానీఇది జనరలైజ్డ్ ప్రొజెక్షన్స్ ఏ విధంగా పనిచేస్తాయో తెలుపుతుంది జనరలైజ్డ్ భాగం ఇదే ఎందుకంటే ఇది ఏదైనా ఫంక్షన్లో పనిచేస్తుంది కాబట్టి జనరలైజ్డ్ ప్రొజెక్షన్ ఇది ఇలా పనిచేస్తుంది తరువాతిది అగ్రిగేషన్ కనుక ఇది ఒక అగ్రిగేషన్ ను తెలియజేస్తుంది కనుక ఇది సగటు నిమిషం గరిష్టంగా మొత్తం గణన వంటి వాటికీ నిర్దిష్ట అగ్రిగేషన్ ఫంక్షన్ను ఉపయోగించవచ్చు కనుక ఇది అదే చేస్తుంది దీనిని టపుల్స్పై లేదా మరీ ముఖ్యంగా టూపుల్ గ్రూపులపై అప్లై చేయవచ్చు ఇది మొత్తం రిలేషన్ పై లేదా కొన్ని టపుల్స్ యొక్క గ్రూప్ పై వర్తించవచ్చు మరియు ఈ గ్రూప్ లను నిర్వచించవచ్చు గ్రూపింగ్ పూర్తయింది ఈ అగ్రిగేషన్ ఆపరేషన్ యొక్క జనరలైజ్డ్ రూపం ఈ విధంగా వ్రాయవచ్చు ఈ జనరలైజ్డ్ G ఫంక్షన్ ఉంది మరియు దానిని అక్కడ వ్రాయడానికి ప్రయత్నిస్తాను మరియు ఫంక్షన్ ను ఫై వర్తింపజేస్తున్నారు కాబట్టి దీనిపై కొన్ని n ఫంక్షన్లను అన్వయించవచ్చు మరియు కొన్ని గ్రూపింగ్ ఆపరేటర్లు గ్రూపింగ్ విలువలను ఉపయోగించి ఒక గ్రూప్ నిర్వచించబడుతుంది ఇది వాస్తవానికి ఇది ఇక్కడ ఈ వ్యక్తీకరణలో ఉంది దీని అర్థం ఏమిటంటే ఈ వ్యక్తీకరణ మొదట తీసుకోబడింది మరియు తరువాత దీన్ని నుండి వరకు ఉపయోగించి గ్రూపింగ్ జరుగుతుంది అప్పుడు ప్రతి గ్రూప్ కోసం ప్రతి గ్రూప్ దీనికి నుండి కు అనుగుణంగా ఈ ఫంక్షన్లు ప్రతి ఒక్కటి వర్తింపచేయబడతాయి అప్పుడు అట్ట్రిబ్యూట్ పై ఇది నుండి లో భాగంఅది వర్తింపచేయబడుతుంది ఇప్పుడు ఈ గ్రూపింగ్ ఎలా జరుగుతుంది ఈ గ్రూపింగ్ పూర్తయింది కాబట్టి వారు నుండి వరకు అందరినీ అంగీకరిస్తే టపుల్ t1 మరియు టపుల్ t2 ఒకే సమూహంలో ఉంటారు వారు అంగీకరించాలి వారందరికీ ముఖ్యంగా ఈ ప్రతిదీ t1 నుండి t2 వరకు ఒకే విధంగా ఉండాలి ఇప్పుడు దాని అర్థం ఏమిటి దాన్ని అర్థం చేసుకోవడానికి ఉత్తమమైన మార్గం అయిన ఒక ఉదాహరణను మళ్ళీ తీసుకుందాం ఇది A B C అని పరిగణించండి ఒక సంబంధం r A B C ఉంది కాబట్టి ఇప్పుడు మీరు ఈ ఆపరేషన్ చేస్తున్నారు అని పరిగణించండి అది జరుగుతోంది మొదట ప్రొడ్యూస్ చేయబడిన స్కీమా అవుతుంది ఏమి జరుగుతోంది మరియు ఏమి జరుగుతుందంటే దాని మీద కేవలం సమ్ ఆపరేషన్ జరుగుతుంది అది ఏమిటో వివరిస్తాను ఇక్కడ ఒక గ్రూపింగ్ నిర్వచించబడింది అంటే ప్రతి టుపుల్ ఒకే గ్రూపింగ్ లో ఉంటుంది ప్రతిదీ ఒకే గ్రూపింగ్ లో ఉంటుంది మరియు తప్పనిసరిగా C కాలమ్ సంగ్రహించబడుతుంది కాబట్టి దీనికి సమాధానం 23 అవుతుంది అంటే ఇది దీనికి సమాధానం అవుతుంది దీనికి బదులుగా కొంచెం క్లిష్టమైన క్వరీ ను నిర్వచించటానికి ప్రయత్నిస్తే G చేయబడుతుంది ఇది మంచిది కానీ A తో జరుగుతుంది కాబట్టి ఇది r అని చెప్పాలి మరియు ఇది కూడా r లో ఉంటుంది కాబట్టి ఏమి జరుగుతోంది అంటే ఇది క్రిందిది జరుగుతుంది మొదట దీని యొక్క స్కీమా A మరియు తరువాత అది ఎందుకు ఎందుకంటే ఈ గ్రూపింగ్ A పై జరుగుతుంది కాబట్టి అన్ని టుపుల్స్ తప్పనిసరిగా A విలువపై అంగీకరించాలి మరియు ఒక విలువ ఇక్కడ వ్రాయబడుతుంది మరియు తరువాత సంబంధిత మొత్తం జరుగుతుంది మేము దానిని ఎలా చేయాలి కాబట్టి మొదట A విలువను అంగీకరించే అన్ని టుపుల్స్ ఈ రెండూ ఒక గ్రూప్ లో ఉన్నాయి మరియు ఈ రెండూ రెండవ సమూహంలో ఉన్నాయి ఇప్పుడు ఈ రెండింటికి A విలువ 1 మరియు మొత్తం ఇది మాత్రమే ఈ రెండింటికి ఇది 10 ఇది రెండు మరియు మొత్తం 13 ఇప్పుడు మరొక టుపుల్ ఉందని అనుకుందాం ఇది జరిగి ఉంటే ఇది స్వయంగా ఒక గ్రూప్ గా ఉంటుంది కాబట్టి ఇవి సరళంగా ఉండేవి 3 9 కాబట్టి ఈ గ్రూపింగ్ తో ఉన్న ఈ ప్రశ్న యొక్క అగ్రిగేట్ ఆపరేషన్ కు ఇది సమాధానం అవుతుంది అంటే అది జరిగుతుంది ఇప్పడు తుది ఆపరేటర్ ఔటర్ జాయిన్ ను చూద్దాం కాబట్టి ఔటర్ జాయిన్లో ఏమి జరుగుతుందంటే అది రిటైన్ చేసుకోవటానికి జాయిన్ ఆపరేషన్ యొక్క ఎక్స్టెన్షన్ జరుగుతుంది కాబట్టి ఇది మీరు చూసే సాధారణ జాయిన్ యొక్క ఎక్స్టెన్షన్ జాయిన్ మరింత సమాచారాన్ని రిటైన్ చేసుకోవటానికి మీరు మరింత సమాచారాన్ని ఎలా రిటైన్ చేసుకుంటారు అది మొదట జాయిన్ ఆపరేషన్ జరుగుతుంది మరియు రిజల్ట్స్ కి టుపుల్స్ జతచేస్తుంది ఇప్పుడు ఇది చాలా ఆసక్తికరంగా ఉంది ఇది రిజల్ట్స్ కి టుపుల్ను ఎలా జోడించగలదు ఇది జాయిన్ ఆపరేషన్ లో భాగంగా నిర్వచించ బడలేదు కాబట్టి మొదట ఇది జాయిన్ ను లెక్కిస్తుంది ఆ జాయిన్ కండిషన్ లో భాగంగా ఇవ్వబడుతుంది ఇది చేరడానికి భాగమైన అన్ని టుపుల్స్ను జతచేస్తుంది వారు మరికొన్ని టుపుల్స్ జోడించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఇంకేముంది దీనికి null వాల్యూ అని పిలువబడే దేనినైనా ఉపయోగించడం అవసరం మరియు null ప్రతి డొమైన్ మొదలైన వాటిలో ఒక భాగం కనెక్షన్లో అని ముందే నిర్వచించాము కాబట్టి null ఏదైనా టుపుల్ యొక్క ఏదైనా అట్ట్రిబ్యూట్ కి విలువగా పరిగణించబడుతుంది ఇది null యొక్క ప్రత్యేకత ఇప్పుడు అది ఏమిటో ఒక్కొక్కటిగా నిర్వచించండి కాబట్టి మనం మొదట దానిని లెఫ్ట్ ఔటర్ జాయిన్ ను నిర్వచిద్దాము కాబట్టి దీనిని లెఫ్ట్ ఔటర్ జాయిన్అంటారు కాబట్టి ఇది r చే సూచించబడుతుంది ఇది ఆసక్తికరమైన ఆపరేటర్ ఇది తీటాతో జాయిన్ ఆపరేటర్ ఎందుకంటే ఇది బయటికి వదిలివేయబడింది ఎడమవైపు రెండు స్ట్రోకులు ఉన్నాయి కాబట్టి ఇది కాబట్టి అది ఏమిటంటే ఇది లెఫ్ట్ రిలేషన్ నుండి ప్రతి టుపుల్ను నిలుపుకుంటుంది ఇప్పుడు లెఫ్ట్ రిలేషన్ ఏది వాస్తవానికి ఇది లెఫ్ట్ రిలేషన్ ఎందుకంటే ఇది దీని ఎడమ వైపున ఎడమ లేదా మొదటి రిలేషన్ నుండి ప్రతిదీ నిలుపుకున్న మొదటి రిలేషన్ ను మీరు చెప్పగలరు జాయిన్ కండిషన్ను పాటించకపోయినా జాయిన్ కండిషన్ ను పాటించకపోయినా ఏమి జరుగుతుందో ఇప్పటికీ క్లియర్ కాలేదు కాని ఏమి జరుగుతుందంటే తప్పనిసరిగా ఇది జరుగుతుంది కాబట్టి మనం బహుశా ఒక ఉదాహరణ తీసుకుందాం అర్థం చేసుకోవడానికి సులభమైన మార్గం ఇప్పుడు యొక్క నాచురల్ జాయిన్ ను పరిగణించండి ఇప్పుడు s యొక్క లెఫ్ట్ జాయిన్ చేస్తే ఏమి జరుగుతుంది అది ఏమి చేస్తుంది ఇది మొదట 1 5 7 2 6 8 జాయిన్ ను పూర్తి చేస్తుంది ఆపై ఇది జాయిన్ కండిషన్ను పాటించకపోయినా లెఫ్ట్ రిలేషన్ నుండి ప్రతి టుపుల్ను నిలుపుకుంటుంది ఇప్పుడు ఇది చేయని టుపుల్ కాబట్టి ఈ టుపుల్ ఇప్పటికే జాయిన్ కండిషన్లో భాగంగా సంగ్రహించబడింది ఈ టుపుల్ ఇప్పటికే జాయిన్ కండిషన్లో భాగంగా సంగ్రహించబడింది అయితే 3 మరియు 7 సంగ్రహించ బడలేదు కాబట్టి అది 3 7 నిలుపుకోవాలి వాస్తవానికి ఇది A B C 3 7 ప్రశ్న అప్పుడు వస్తుంది C యొక్క ఈ విలువకు ఏమి జరుగుతుంది దీనికి ఏమీ నిర్వచించబడలేదు కానీ నల్ యొక్క పవర్ వస్తుంది ఇది ఈ null తో ఏమీ నిర్వచించబడకపోతే తప్పనిసరి గా చెబుతుంది కాబట్టి సమాధానం 1 5 7 2 6 8 మరియు 3 7 నల్ కాబట్టి ఇది ఉపయోగించబడుతున్న ప్రత్యేక విలువ మరియు ఇది లెఫ్ట్ జాయిన్ ఇప్పుడు లెఫ్ట్ ఔటర్ జాయిన్ నిర్వచించబడినది రైట్ ఔటర్ జాయిన్ ను నిర్వచించడం చాలా సులభం ఇది తప్పనిసరిగా మొదటి రిలేషన్ యొక్క లెఫ్ట్ సైడ్ ను రైట్ రిలేషన్ లేదా రెండవ సంబంధం ద్వారా భర్తీ చేయబడుతుంది మరియు మిగతావన్నీ సారూప్యతను కలిగి ఉంటాయి ఇప్పుడు అదే ఉదాహరణకి రైట్ ఔటర్ జాయిన్ ఈ విధంగా ఉంటుంది ఉదాహరణను పూర్తి చేద్దాము మొదట ఆపరేటర్ ఈ విధంగా వ్రాయబడింది మళ్ళీ మరియు అది మరోసారి అదే స్కీమా A B C ను కలిగి ఉంది ఇప్పుడు మరోసారి మొదటగా జాయిన్ ను పూర్తి చేయండి అంటే 1 5 7 2 6 8 అప్పుడు ఏమి మిగిలి ఉంది కాబట్టి ఇది రైట్ రిలేషన్ నుండి సంగ్రహించబడుతుంది ఇది రైట్ రిలేషన్ నుండి సంగ్రహించ బడుతుంది ఇది సంగ్రహించబడదు కాబట్టి ఇది కాపీ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి 4 మరియు 9 మరియు ఇది నల్ తో జతచేయబడుతుంది తద్వారా ఇది రైట్ ఔటర్ జాయిన్ అవుతుంది ఇప్పుడు ఆ రైట్ ఔటర్ జాయిన్ నిర్వచించబడింది అక్కడ ఇంకొకటి ఫుల్ ఔటర్ జాయిన్ అని అంటారు ఇది రైట్ ఔటర్ జాయిన్ మరియు లెఫ్ట్ ఔటర్ జాయిన్ రెండింటి కలయిక ఇది దీనికి ఆపరేటర్ మరియు ఇది లెఫ్ట్ మరియు రైట్ రిలేషన్ ల నుండి సంగ్రహిస్తుంది కాబట్టి మరోసారి 1 5 2 6 3 7 యొక్క ఉదాహరణకి తిరిగి వెళితే కంప్లీట్ ఔటర్ జాయిన్ A B C గా నిర్వచించబడుతుంది మొదటి జాయిన్ ను చేయండి అంటే 1 5 7 2 6 8 అవుతుంది ఆపై లెఫ్ట్ మరియు రైట్ జాయిన్ను పూర్తి చేస్తాము కాబట్టి ఇది 3 7 నల్ మరియు 4 నల్ 9 కాబట్టి ప్రతిదీ పూర్తయింది ఇవి ఇక్కడ వదిలివేయబడినవి మరియు అక్కడ వదిలివేయబడినవి కాబట్టి రెండూ ఫుల్ ఔటర్ జాయిన్ తమ మార్గాన్ని కనుగొంటాయి ఇప్పుడు ఈ ఔటర్ జాయిన్ లు నిర్వచించబడ్డాయి తద్వారా నార్మల్ జాయిన్ ను కొన్నిసార్లు ఇన్నర్ జాయిన్ అంటారు ఇన్నర్ అనే పదం ఇప్పుడు అర్థమైంది ఎందుకంటే ఔటర్ జాయిన్ ఉంది మరియు కొన్నిసార్లు ఔటర్ జాయిన్ అనే పదం ఈ ఔటర్ పార్ట్ ఔటర్ జాయిన్ లో ఔటర్ పార్ట్ వదిలివేయబడింది కాబట్టి తప్పనిసరిగా లెఫ్ట్ జాయిన్ లభిస్తుంది ఎందుకంటే లెఫ్ట్ ఔటర్ జాయిన్ రైట్ జాయిన్ మరియు ఫుల్ జాయిన్ లేదు ఎందుకంటే లెఫ్ట్ ఔటర్ జాయిన్ రైట్ ఔటర్ జాయిన్ మరియు ఫుల్ జాయిన్ లేదు మరియు తీటా కండిషన్ పేర్కొననప్పుడు జాయిన్ అనే పదాన్ని ఉపయోగించినప్పుడు జాయిన్ అనే పదాన్ని ఉపయోగించినప్పుడు అది అనువదిస్తుంది ఇది సాధారణంగా నాచురల్ ఔటర్ జాయిన్ అని అర్ధం కాబట్టి ఇవి పరిభాషలో ఒక భాగం మాత్రమే కాబట్టి ఈ రిలేషనల్ అల్జీబ్రా క్వరీ ల గురించి కొంచెం మిగిలి ఉంది ఇది null యొక్క ప్రత్యేక విలువ కాబట్టి మనం ఇప్పటికే ఏ విధంగా null ఉపయోగపడుతుందో మొదలగునవి చూశాము మరియు null ఒక ప్రత్యేక విలువ కాబట్టి ఇది తప్పనిసరిగా తెలియని లేదా మిస్సింగ్ విలువను సూచిస్తుంది ఔటర్ జాయిన్ ఉదాహరణలలో మనం చూశాము A మరియు B జాయిన్ అయినప్పుడు C యొక్క విలువ మనకు తెలియదు ఇది తెలియనిది లేదా మిస్ అయినది మరియు అది null గా సూచించబడుతుంది కాబట్టి ఇప్పుడు ఈ null ను పరిగణిద్దాం అగ్రిగేట్ ఆపరేషన్ ఆపరేటర్లు null ను విస్మరిస్తాయి కాబట్టి అగ్రిగేట్ ఆపరేషన్ null ను విస్మరిస్తాయి కానీ అరిథిమాటిక్ ఆపరేషన్ లతో ఏమి జరుగుతుందంటే అరిథిమాటిక్ ఆపరేషన్లకు 5 null 5 null మొదలైన వాటి యొక్క పోలిక అవసరం ఏమి జరుగుతుందంటే ఉదాహరణకు 5 నల్ ఇది నల్ గా అంచనా వేస్తుంది లేదా 5 నల్ మొదలైన వాటిని అంచనా వేస్తుంది వీటన్నింటినీ null గా అంచనా వేస్తాయి null తో పోలిక మరొక null ను ప్రొడ్యూస్ చేస్తుంది అక్కడ ఒక ఆసక్తికరమైన మినహాయింపు ఉంది ఇది శూన్యంతో సమానంగా ఉంటుంది ఇది నిజం అని ఎవాల్యూయేట్ చేస్తుంది కాబట్టి నల్ నల్ వాస్తవానికి నిజం కాబట్టి మూడు విలువైన లాజిక్ లు కాబట్టి శూన్యతను ఉపయోగించి శూన్య మూడు విలువైన లాజిక్ ను ఉత్పత్తి చేస్తుంది కాబట్టి మనమందరం బైనరీ లాజిక్తో ఉపయోగించాము ఇది 0 మరియు 1 ని ఉపయోగిస్తోంది మూడు విలువైన లాజిక్ ఉంది మూడు విలువలు 0 1 మరియు తెలియనివి ముఖ్యంగా true false మరియు unknown ఇవి మూడు విలువలు మరియు ఈ మూడు విలువైన లాజిక్ కోసం నియమాలను వ్రాస్తాను కాబట్టి మొదట OR పట్టిక కాబట్టి OR తెలియనిది OR true ను true అని అంచనా వేస్తుంది ఎందుకంటే true ఉంది మరియు తెలియనిది ఏమిటో పట్టింపు లేదు తెలియనిది OR false ను తెలియనిదిగా అంచనా వేస్తుంది ఎందుకంటే false పట్టింపు లేదు మరియు ఇది తెలియదు తెలియదు అది తెలియనిది OR తెలియనిదిగా అంచనా వేస్తుంది AND కూడా అదేవిధంగా ఉంటుంది కాబట్టి u AND t అంటే u అవుతుంది u AND f అంటే అబద్ధం u AND u అంటే u కి సమానం అవుతుంది NOT ను పరిగణించండి కాబట్టి తెలియని వాటి యొక్క NOT ఆపరేషన్ తెలియని వాటికి సమానం అవుతుంది కాబట్టి ఇది మనం ముందుకు సాగవలసిన మూడు విలువైన లాజిక్ పట్టిక సెలెక్ట్ ఆపరేషన్ తెలియని వాటి విలువ తప్పు అని భావిస్తుంది నా ఉద్దేశ్యం తెలియనిది ఏదైనా ఉంటే అప్పుడు సెలెక్ట్ ఆపరేషన్ దాన్నిసెలెక్ట్ చేసుకోదు అది దాని అర్థం అవుతుంది ఈ రిలేషనల్ ఆల్జీబ్రా యొక్క క్వరీ ల గురించి కొంత భాగాన్ని పూర్తి చేసాము మరియు డేటాబేస్ సవరణల కోసం రిలేషనల్ ఆల్జీబ్రాను ఎలా ఉపయోగించాలో తరువాత తెలుసుకుందాము